చాలా సందర్భాల్లో లోడ్ కి పవర్ ని అందించటం కొరకు సర్క్యూట్ రూపొందించబడుతుంది కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ను కనుగొనడం కంటే లోడ్కు సరఫరా చేయబడుతున్న పవర్ పట్ల మనం ఎక్కువ శ్రద్ధ వహిస్తాము కాబట్టి కమ్యూనికేషన్ సిస్టమ్లో ఉన్న అనువర్తనాలలో లోడ్ కు గరిష్టమైన పవర్ ని సరఫరా చేయుట చాలా అవసరం కాబట్టి మనం చేయవలసినది ఏమిటంటే ఇవ్వబడిన సిస్టం తాలూకు అంతర్గత నష్టాలు తెలిసినప్పుడు గరిష్టమైన పవర్ ని లోడ్కు అందించే ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి ఇప్పుడుమనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సిస్టమ్లో అంతర్గత నష్టాల ఉన్నప్పుడు కూడా గరిష్టమైన విద్యుత్ బదిలీ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తే గణనీయమైన అంతర్గత నష్టాలు కచ్చితంగా ఉంటాయి అయితే అది ఎలా జరుగుతుంది అన్న విషయం గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతాన్ని వివరంగా చర్చిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకొందాము ఇప్పుడు మనం గతంలో చర్చించిన థెవినిన్ ఈక్వివలెంట్ ను లీనియర్ సర్క్యూట్లో గరిష్టంగా పవర్ కనుగొనడానికి ఉపయోగిద్దాం కాబట్టి ఒకసరళమైన 2 టెర్మినల్నెట్వర్క్ను మీరు థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేయవచ్చు అని మనకు తెలుసు కాబట్టి ఎటువంటి నెట్వర్క్ ఇచ్చినప్పటికీ మనం దాని యొక్క థెవినిన్ ఈక్వివలెంట్ నెట్వర్క్ అనగా వోల్టేజ్ మరియు థెవినిన్ రెసిస్టెన్స్ తో సూచించవచ్చు ఎక్కడైతే టెర్మినల్స్ వద్ద మనం థెవినిన్ ఈక్వివలెంట్ కనుగొన్నామో అక్కడ లోడ్ ను జోడించి ఆపై ఎటువంటి సందర్భంలో ఈ నెట్వర్క్ అన్నది గరిష్టంగా పవర్ ని లోడ్ కు సరఫరా చేస్తుందో తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన లోడ్ ను వేరియబుల్ లోడ్ గా భావించి గరిష్టమైన పవర్ ని సరఫరా చేసే స్థితికి అనుగుణంగా మనం లోడ్ ను ట్యూన్ చేయాలి కాబట్టి ఇవ్వబడిన నెట్వర్క్ యొక్క థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ను దానికి కనెక్ట్ చేయబడినవేరియబుల్ లోడ్ ను చూడండి ఈ సందర్భంలో పవర్ అన్నది i2R అవుతుంది ఈ సందర్భంలో రెసిస్టెన్స్ అంటే R అన్న మాట కాబట్టి రెసిస్టెన్స్ RL ద్వారా ఇవ్వబడిన పవర్ ని మనం కనుక్కోవాలి కాబట్టి కరెంటు విలువ అన్నది iVThRThRL ఉంటుంది అన్నమాట అప్పుడు కరెంటు యొక్క వర్గాన్ని RL తో గుణిస్తే లోడ్కు సరఫరా చేయబడిన మొత్తం పవర్ లభిస్తుంది ఈ నిర్దిష్ట సమీకరణాన్ని గమనిస్తే VThమరియుRThయొక్క విలువలు స్థిరంగా ఉన్నాయి ఎందుకంటె ఇది థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ గనక కాబట్టి ఈ సర్క్యూట్ లో RL ఒక్కటే వేరియబుల్ ఇప్పుడు మీరుRL విలువను సున్నా నుండి ఇన్ఫినిటీ వరకు మారుస్తూ నెట్వర్క్ ద్వారా లోడ్ కు సరఫరా చేయబడిన పవర్ ను కొలిస్తే అప్పుడు చిత్రంలోచూపిన విధంగా వక్ర రేఖ ను గీయవచ్చు కాబట్టి మీరు గమనిస్తే RL ను పెంచడం మొదలుపెట్టినప్పుడు లోడ్కు సరఫరా అయ్యే పవర్ అలాపెరుగుతూ వెళ్లిఒకనిర్దిష్ట క్షణంలో గరిష్టానికి చేరుకొని మళ్లీ ఆ పై RLవిలువ పెంచినా సరే పవర్ విలువ తగ్గుతుంది కాబట్టి ఒకనిర్దిష్ట క్షణంలో మాత్రమే లోడ్కు సరఫరా చేయబడిన పవర్ గరిష్టానికి చేరుతుందన్న విషయం అర్ధం చేసుకోండి సరే ఇప్పుడు లోడ్ RL విలువ అన్నది యెంత ఉంటె నెట్వర్క్ నుండి RL కు గరిష్టంగా పవర్ సరఫరా చేయబడుతుంది లేదా వేరే ఏ పరిస్థితులలోనైనా RL కు గరిష్ట పవర్ సరఫరా చేయబడుతుంది అన్న విషయం మనం కనుక్కోవాలి కాబట్టి RL అన్నది సున్నా నుండి అనంతం వరకు మారుతున్నట్లుగాను అలాగే RLRTh అయినప్పుడు గరిష్ట పవర్ సరఫరా జరుగుతుంది అని గమనించాము గనక RL విలువలు కనుక్కొందాము కాబట్టి ఈ ప్రత్యేక నెట్వర్క్లో RL విలువథెవినిన్ రెసిస్టెన్స్ కు సమానమైనప్పుడు గరిష్టమైన పవర్ సరఫరా జరుగుతుంది ఎలా అన్నది కనుగొన్న పవర్ p విలువతో చూద్దాము సరే RLమరియు RTh సమానమని ఎలా చెప్పవచ్చో చూద్దాం కాబట్టి ఆప్టిమాలిటీ పరిస్థితిని కనుక్కోవటం కోసం మనం ఇవ్వబడిన ఫంక్షన్ p ను డిఫరెన్షియేట్ చేద్దాము ఇప్పుడు పవర్ pi2RLVThRThRL2RL అని ఇవ్వబడింది కాబట్టి గరిష్టమైన పవర్ బదిలీ సిద్ధాంతాన్ని నిరూపించటం కోసం ఈ సమీకరణం లో p విలువను RL తో డిఫరెన్షియేట్ చేసి గరిష్ట విలువ లభించిందా లేదా తెలుసుకోవటానికి dpdRL0 కి సెట్ చేద్దాము కాబట్టిఈ ప్రత్యేక సమీకరణంలో పవర్ p ని ఉన్న ఒకేఒక వేరియబుల్ RL కుఅనుగుణంగా డిఫరెన్షియేట్ చేద్దాము కాబట్టి ఇప్పుడుపవర్ యొక్క సమీకరణాన్నిమనం డిఫరెన్షియేట్ చేస్తే dpdRLVTh2RThRL2 2RLRThRLRThRL4 VTh2RThRL 2RLRThRL3 లభిస్తుంది కాబట్టి ఈ సమీకరణాన్ని '0' కి సమానంగా సెట్ చేస్తే మనకు న్యూమరేటర్ అన్నది RThRL 2RL0 లభిస్తుంది అందుమూలంగా చివరకు RThRL లభిస్తుంది అన్న మాట కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ అన్నది థెవెనిన్ రెసిస్టెన్స్ కు సమానంగా ఉన్నప్పుడు గరిష్టంగా పవర్ సరఫరా జరుగుతుంది ఈ విషయం పవర్ p ని లోడ్ RL తో డిఫరెన్షియేట్ చేయడం ద్వారా తెలుసుకున్నాము ఇప్పుడు ఈ డెరివేటివ్ dpdRL0 ని '0' కి సమానం చేస్తే లోడ్ RL కి లభించే పవర్ అన్నది గరిష్టంగా గాని లేదా కనిష్టంగా గాని ఉంటుంది అయితే ఈ విధంగా డెరివేటివ్ చేయటం ద్వారా నిజంగానే గరిష్టమైన పవర్ వస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలి అందుకోసం మరలా పవర్ ను రెసిస్టెన్స్ RL కు అనుగుణంగా రెండవ సారి డిఫరెన్షియేట్ చేసి చిత్రంలో చూపినట్లుగా పరిష్కరిస్తే పవర్ విలువ సున్నా కంటే తక్కువ వస్తుంది అందువలన లోడ్ రెసిస్టెన్స్ అన్నది థెవినిన్ రెసిస్టెన్స్ కు సమానమైనప్పుడు గరిష్టమైనా పవర్ అన్నది లోడ్కు బదిలీ చేయబడుతుందన్నమాట కాబట్టిమనం లెక్కించిన పవర్ సమీకరణం pi2RLVThRThRL2RL లోRLRTh విలువను ప్రతిక్షేపిద్దాము అప్పుడు నెట్వర్క్ నుండి లోడ్కు సరఫరా అయ్యే గరిష్ట పవర్ అన్నది pmaxVTh24RTh అవుతుంది ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకు లభించిన ఈ పవర్ విలువ RLRTh అయినప్పుడు మాత్రమే చెల్లుతుంది ఒకవేళ RTh విలువ RTh కంటే ఎక్కువగాని తక్కువగా గాని ఉంటె అప్పుడు మనం లోడ్ కి బదిలీ అయిన గరిష్టమైన పవర్ ని తెలుసుకోవటానికి సంప్రదాయ సూత్రమైన i2RL ను ఉపయోగించాలన్నమాట ఇప్పుడు RTh అన్నది పవర్ లాస్ ని సూచిస్తుందనుకుందాము ఇవ్వబడిన నెట్వర్క్ యొక్క టెర్మినల్స్ ab వద్ద లోడ్ ని అనుసంధానించి థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకొంటే RTh అన్నది నెట్వర్క్ అంతటా గల పవర్ లాస్ మొత్తం తప్ప మరొకటి కాదు ఇప్పుడు లోడ్ RL ను గరిష్టమైన పవర్ సరఫరా చేసే విలువ వద్ద అనుసంధానిస్తే లోడ్ వద్ద గరిష్ఠమైన పవర్ లభిస్తుంది కానీ పవర్ లాస్ లు కూడా గరిష్టంగా నే ఉంటుంది అందువలన నెట్వర్క్ లో పవర్ లాస్ లు ఎక్కువగా ఉన్నప్పుడు గరిష్ట విద్యుత్ సరఫరా పరిస్థితి ఉపయోగపడదు కాబట్టి ఆ సందర్భంలో పవర్ లాస్ అన్నది లోడ్ ద్వారా గ్రహించబడే పవర్ కి సమానం అవుతుంది అన్నమాట కాబట్టి సోర్స్ నుండి గరిష్టమైన పవర్ ని గ్రహించడం మరియు లోడ్కు గరిష్టమైన పవర్ ని అందించడం మధ్య విభిన్నమైన వ్యత్యాసం ఉంది అని మనం చెప్పవచ్చు కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ గనక థెవినిన్ రెసిస్టెన్స్ కు సమానమైతే ఆ నెట్వర్క్ యొక్క లోడ్ రెసిస్టెన్స్ కు గరిష్టంగా పవర్ సరఫరా అందుతుందన్నమాట ఒకవేళ లోడ్ రెసిస్టెన్స్ ను పెంచినా తగ్గించినా తదనుగుణంగా లోడ్ రెసిస్టెన్స్ కు అందే పవర్ అన్నది తగ్గడం జరుగుతుంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ నుండి గరిష్టమైన కరెంటు ను గ్రహించుట ద్వారా నే గరిష్టంగా పవర్ ని తీసుకొనవచ్చు అన్నమాట అయితే ఈ వోల్టేజ్ సోర్స్ అన్నది లోడ్కు గరిష్టమైన పవర్ ని అందిస్తుందని చెప్పుటకు ఎప్పుడు కూడా ఈ పరిస్థితిని చెబుతామన్నమాట ఇప్పుడు సోర్స్ నుండి గరిష్టమైన పవర్ కావాలంటే గరిష్టమైన కరెంటు ను గ్రహించాలన్నమాట అది ఎలా సాదించాలి అది ఎలా సాదించాలంటే టెర్మినల్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారా ఎందుకంటే అప్పుడు మాత్రమే సోర్స్ నుండి కరెంటు అన్నది గరిష్ఠంగా లభిస్తుంది ఈ సందర్భంలో మీరు టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ చేసారు కనుక రెసిస్టెన్స్ R యొక్క విలువ '0' ఉంటుంది అందువలన లోడ్ కి ఎటువంటి పవర్ అన్నది సరఫరా అవ్వదన్నమాట అంటే పవర్ '0' ఉంటుందన్నమాట కాబట్టి గరిష్టమైన పవర్ ని గ్రహించడం మరియు లోడ్కు గరిష్టమైన పవర్ ని అందించడం మధ్య ప్రత్యేకమైన వ్యత్యాసం ఉందని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు కాబట్టి గరిష్ట పవర్ బదిలీ సిద్ధాంతం అన్నది సోర్స్ నుండి లోడ్కు గరిష్టమైన పవర్ పంపిణీ చేయబడినప్పుడు వర్తింపచేయవచ్చు అన్నమాట గరిష్టమైన పవర్ ని గ్రహించడం అని మనము చెప్పామంటే దానర్ధం మీరు సోర్స్ టెర్మినల్స్ ను షార్ట్ చేసి కరెంటు ను గరిష్టం చేస్తున్నారన్నమాట ఇప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గరిష్ట పవర్ బదిలీ సిద్ధాంతం కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతుంది అదెలాగంటే సాధారణంగా ఈ సిద్ధాంతాన్ని మనం గరిష్ట పవర్ ని బదిలీ చేయటానికి అవసరమైన లోడ్ విలువ ను కనుక్కోవటం కోసం రూపొందించాము అయితే ఒకవేళ లోడ్ రెసిస్టన్స్ విలువ గనక స్థిరంగా ఉంటే గరిష్ట పవర్ బదిలీ సరఫరా సిద్ధాంతం పనిచేయదు ఎందుకంటే మీరు లోడ్ రెసిస్టెన్స్ యొక్క విలువనువేరియబుల్ కాకుండా స్ధిరంగా ఉంచారు కాబట్టి కాబట్టి RTh యొక్క విలువ అన్నది ఎటూ నెట్వర్క్ భాగాల మీద ఆధారపడుతుంది VTh మరియు RTh విలువలు ఇప్పటికే పేర్కొనబడి ఉన్నాయి అలాగే RL కూడా ఇప్పటికే పేర్కొనబడి ఉంటే గనక మీరు గరిష్ట పవర్ బదిలీ పరిస్థితిని కనుగొనలేరు కాబట్టి ఆ విధంగా లోడ్ రెసిస్టెన్స్ ను ఇప్పటికే పేర్కొంటే గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం అసలు వర్తించబడదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా అవకాశం ద్వారా మీరుRTh ను వేరియబుల్చేస్తే ఆ సందర్భంలోమీరు థెవినిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ను లోడ్కు సమానంగా చేసినాసరే అది ఎల్లప్పుడూ గరిష్టమైన పవర్ బదిలీ స్థితికి హామీ ఇవ్వదు ఎందుకంటే ఆచరణాత్మకంగా నెట్వర్క్లో కొన్ని పవర్ లాస్ భాగాలు కూడా ఉంటాయి కాబట్టి కాబట్టి ఈ పవర్ లాస్ భాగాలు అన్నవి గరిష్ట పవర్ బదిలీ కి అవసరమైన RThRL అనే పరిస్థితి ని ఎప్పుడు ఇవ్వదు కాబట్టి ఆచరణాత్మక దృష్టాంతంలో ఎల్లప్పుడూ కూడా సర్క్యూట్లో పవర్ లాస్ ఏమైనా ఉందా అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు గరిష్ట పవర్ బదిలీ సిద్ధాంతాన్ని ఒకఉదాహరణతో అర్థం చేసుకుందాము ఇవ్వబడిన సర్క్యూట్ లో లోడ్ రెసిస్టెన్స్ RL యొక్క విలువ ఎంత ఉంటే గరిష్ఠమైన పవర్ బదిలీ జరుగుతుందో మనంకనుగొనాలి కాబట్టి మొదటిదశ ఏమిటి మొదటగా టెర్మినల్స్ ab లకు ఎడమ వైపున సర్క్యూట్ యొక్క థెవినిన్ ఈక్వివలెంట్ కనుక్కోవాలి కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే మొదట వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసి కరెంటు సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేయండి తద్వారా మీరు థెవినిన్ రెసిస్టెన్స్ విలువను తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు సర్క్యూట్ ను గమనిస్తే6 ohm రెసిస్టెన్స్ కు సమాంతరంగా 12 ohm రెసిస్టెన్స్ ఉంది వీటికి సిరీస్ లో ఒక 3 ohm రెసిస్టెన్స్ మరియు 2 ohm రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి RThవిలువ RTh236||12561218 9 అవుతుందన్నమాట ఇప్పుడు తదుపరి థెవినిన్ వోల్టేజ్ VThను కనుగొందాము సోర్స్ లను తిరిగి సర్క్యూట్లో ఉంచి గమనిస్తే సర్క్యూట్లో 2 మెష్ లను మీరు చూడచ్చు ఈ రెండింటిలోనూ ప్రవహించే కరెంటు లను i1 మరియు i2 లు అనుకొందాము అలాగే టెర్మినల్స్ ab ల అంతటా వోల్టేజ్VTh అనుకుందాము ఇప్పుడు మీరు సర్క్యూట్ ను చూస్తే i2 2A అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన మెష్ కోసం KVL ను వ్రాస్తే 1218i1 12i20 లభిస్తుంది ఇప్పుడు i2 విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించి పరిష్కరిస్తే i1 23A లభిస్తుంది

ఇప్పుడు చిత్రము లో మీరు గమనిస్తే వోల్టేజ్ VTh అన్నది కరెంటు సోర్స్ అంతటా గల వోల్టేజ్ తప్ప మరేమీ కాదు ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ చేయటము వలన 2 ohm రెసిస్టర్ ద్వారా ఎటువంటి కరెంటు ప్రవహించదుఅన్న మాట కాబట్టి వోల్టేజ్ VTh అన్నదికరెంటు సోర్స్ అంతటా గల వోల్టేజ్ మాత్రమే ఈ సందర్భంలో ఈ ప్రత్యేక విభాగానికి KVL ను వర్తింపజేస్తే 126i 13i 22V TH 0 V TH 22 V మీరు పొందుతారు

కాబట్టి ఇప్పుడు మీరు VTh విలువను పొందారు అలాగే RTh 9ohmవిలువ లభించింది అలాగే థెవినిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ లో 22 V కి సిరీస్ లో 9 ohm రెసిస్టెన్స్ కలిగి ఉంది అన్న మాట మారు కొనుక్కోవలసిన లోడ్ రెసిస్టన్స్ RL ను అనుసంధానిద్దాము ఇప్పుడు గరిష్టమైన పవర్ బదిలీ సిద్ధాంతాన్ని ఉపయోగించి 9 ohm రెసిస్టెన్స్ అన్నది లోడ్కు సమానంగాఉన్నప్పుడు మాత్రమే గరిష్ట పవర్ బదిలీ చేయబడుతుందని చెప్పవచ్చు కాబట్టి 9 ohm రెసిస్టెన్స్ ఉన్నప్పుడు గరిష్టమైన పవర్ విలువ అన్నది pmaxVth24RL2224913 44W లభించింది కాబట్టి ఇంతటితో నేటి సెషన్ను ముగిద్దాము తదుపరి చర్చలో గరిష్ఠమైన పవర్ బదిలీ సిద్ధాంతంపై మన చర్చను కొనసాగిద్దాము అంతేకాకుండా సర్క్యూట్ లో ఆధారితమైన సోర్స్ లు కలిగి ఉంటె లోడ్ కి బదిలీ చేసే గరిష్టమైన పవర్ ని ఎలా లెక్కించాలి అన్న విషయం కూడా తెలుసుకొందాము ధన్యవాదములు